ఇంతకు ముందు మనము రియల్ టైమ్ టాస్క్ షెడ్యూలర్ రేట్ మోనోటోనిక్ అల్గోరిథం లేదా RMA యొక్క ముఖ్యమైన వర్గాన్ని చర్చించాము మరియు దాని అల్గోరిథం సరళమైనది టాస్క్ సెట్లో ఉన్న టాస్క్ లకు డిజైనర్ స్టాటిక్ ప్రాధాన్యతను కేటాయిస్తాడు మరియు అల్గోరిథం లేదా ప్రాధాన్యతను కేటాయించడానికి ఉపయోగించే సాంకేతికత ఏమిటంటే అధిక రేటు ఉన్న టాస్క్ లకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది తక్కువ పీరియడ్ ఉన్న వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు ఈ అధిక ప్రాధాన్యత టాస్క్ లు స్టాటిక్ ప్రయారిటీ షెడ్యూలర్ సహాయంతో వారి ప్రాధాన్యతను నిర్వహిస్తాయి డిజైనర్ ఒక టాస్క్ కి ప్రాధాన్యతను కేటాయించిన తర్వాత అది మారదు మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ లు ఉన్నప్పటికీ అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ ఎల్లప్పుడూ రన్ అవుతుంది తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ లు ఆపి వేయబడతాయి లేదా అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ పూర్తయ్యే వరకు అవి వేచి ఉంటాయి ఒక టాస్క్ సెట్ ఇచ్చినట్లయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సెట్ చేయబడిన టాస్క్ లను షెడ్యూలర్ చేత రన్ చేయవచ్చో లేదో తనిఖీ చేయడం మరియు మనము దీనిని కొన్ని వినియోగ హద్దులను ఉపయోగించి తనిఖీ చేసాము మొదటిది ఒక టాస్క్ సెట్ యొక్క వినియోగం యునిప్రాసెసర్ లేదా i1n eipi 1 పై నడపడానికి 1 కంటే ఎక్కువ ఉండకూడదు కానీ అది అవసరమైన షరతు తగినంత పరిస్థితి కాదు ఆ పై మనము లియు లేలాండ్స్ ఇచ్చిన తగినంత పరిస్థితిని పరిశీలించాము n21n 1 చేత ఇవ్వబడిన వ్యక్తీకరణలో ఇక్కడ n అనేది షెడ్యూల్ చేయవలసిన టాస్క్ ల సంఖ్య ఇది n టాస్క్లను కలిగి ఉన్న టాస్క్ సెట్ యొక్క వినియోగ కట్టుబడి ≤ n 21n 1 ఉన్నంత వరకు టాస్క్ సెట్ను రేటు మోనోటోనిక్ అల్గోరిథం ద్వారా ఎగ్జిక్యూట్ చేయవచ్చు ఉదాహరణకు మనకు 2 టాస్క్ లు ఉన్నాయి మరియు ఎగ్జిక్యూషన్ సమయం ei మరియు pi మరియు మనము pi di అనుకుంటే డెడ్ లైన్ పీరియడ్ వలె ఉంటుంది 2 టాస్క్ ఉన్నాయి టాస్క్ 1 ఎగ్జిక్యూషన్ సమయం 2 పీరియడ్ 4 మరియు టాస్క్ 2 ఎగ్జిక్యూషన్ సమయం 1 పీరియడ్ 8 యునిప్రాసెసర్ను రేట్ మోనోటోనిక్ అల్గోరిథం కింద ఇది ఎగ్జిక్యూట్ చేయగలదా ఇది తనిఖీ చేయడానికి లియు లేలాండ్ ప్రమాణం ఉపయోగించబడుతుంది లియు లేలాండ్ ప్రమాణం కోసం మనం మొదట 2 టాస్క్ ల కారణంగా వినియోగాన్ని లెక్కించాలి మొదటి టాస్క్ కి ప్రతి 4 యూనిట్లకు 2 యూనిట్ల ఎగ్జిక్యూషన్ సమయం అవసరం వినియోగం 24 రెండవ టాస్క్ కి ప్రతి 8 యూనిట్లకు 1 యూనిట్ ఎగ్జిక్యూషన్ సమయం అవసరం వినియోగం 18 మరియు సరళీకృతం చేస్తే మనకు 0 5 0 125 0 625 లభిస్తుంది ఆ పై 2 టాస్క్ లు ఉన్నందున మనము లియు లేలాండ్ బౌండ్ను లెక్కిస్తాము అప్పుడు 21n 12212 1 0 82 మరియు 0 625 0 82 కాబట్టి సెట్ చేసిన టాస్క్ లను సాధ్యమైనంత వరకు రేట్ మోనోటోనిక్ అల్గోరిథం కింద ఒక యూనిప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేయవచ్చు సెట్ చేయబడిన టాస్క్ లు ఎలా రన్ అవుతాయో తెలుసుకోవడానికి ఈ రెండు టాస్క్ లు 0 సమయానికి వస్తాయని అనుకుందాం అంటే వాటికి 0 దశలు ఉన్నాయి ఇవన్నీ 0 సమయానికి సిద్ధంగా ఉంటాయి అయితే టాస్క్ T1 కంటే టాస్క్ T2 కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే దీనికి మృదువైన పీరియడ్ ఉంటుంది మరియు అందువల్ల షెడ్యూల్ కోసం T1ను మొదట తీసుకోవాలి T1 యొక్క మొదటి ఇన్స్టెన్సు రన్ అవుతుంది మరియు ఇది పూర్తి చేయడానికి 2 యూనిట్ల సమయం పడుతుంది మరియు ఆ సమయం వరకు T2 యొక్క మొదటి ఇన్స్టెన్సు వేచి ఉండిపోతుంది మరియు ఈ పాయింట్ వద్ద T2 ఇన్స్టెన్సు రన్ అవడం మొదలవుతుంది మరియు T2కి 1 యూనిట్ సమయం మాత్రమే అవసరం ఇది 3 మరియు 4 తో పూర్తి అవుతుంది T1 యొక్క రెండవ ఇన్స్టెన్సు వస్తుంది మరియు ఇది 6 వరకు రన్ అవుతూ ఉంటుంది 1 ఆ పై T2 యొక్క తదుపరి ఇన్స్టెన్సు 8కి చేరుకుంటుంది మరియు అది కొనసాగుతుంది వారి రాక ప్రకారం టాస్క్ లను ప్లాట్ చేయడంలో మరియు వాటి ప్రాధాన్యత ఆధారంగా టాస్క్ ఏ టాస్క్ రన్ చేస్తుందో గమనించవచ్చు లియు లేలాండ్ వ్యక్తీకరణ ఇచ్చిన విధంగా రెండు టాస్క్ లు ఆయా డెడ్లైన్ లను తీర్చగలవని మనం చూడవచ్చు ఉదాహరణకు ఇక్కడ ఇది 24 2 టాస్క్ లు అంటే మొదటి టాస్క్ ప్రతి 4 యూనిట్లకు 2 యూనిట్ల ఎగ్జిక్యూషన్ ను తీసుకుంటుంది కానీ ఇప్పుడు మనకు టాస్క్ 2 ఉంది ఇది ప్రతి 8 యూనిట్లకు 4 యూనిట్ల ఎగ్జిక్యూషన్ సమయం పడుతుంది మొదటి టాస్క్ కారణంగా వినియోగం 0 5 మరియు రెండవ టాస్క్ కూడా 0 5 మరియు అందువల్ల అవి 1 వరకు ఉంటాయి కాని లియు లేలాండ్ బౌండ్ 0 82 లియు లేలాండ్ వ్యక్తీకరణ ప్రకారం ఈ టాస్క్ సెట్స్ షెడ్యూల్ చేయకూడదు దీన్ని తనిఖీ చేయడానికి మొదటి T1 రన్ అవుతుంది ఎందుకంటే దీనికి 2 యూనిట్లకు అధిక ప్రాధాన్యత ఉంది మరియు అది పూర్తి కాగానే T2 మొదలవుతుంది దీనికి 4 యూనిట్లు పడుతుంది అయితే అది 2 యూనిట్లకు రన్ అయిన తరువాత T1 యొక్క రెండవ ఇన్స్టెన్సు వస్తుంది మరియు అది T2ను ముందస్తుగా ఖాళీ చేసి 4 నుండి 6 వరకు రన్ చేయడం ప్రారంభిస్తుంది మరియు T1 యొక్క ఇన్స్టెన్సు 6 వద్ద పూర్తవుతుంది ముందే ఖాళీ చేయబడిన T2 రన్ చేయడం ప్రారంభమవుతుంది కానీ 8 వద్ద అది పూర్తయింది మరియు T1 యొక్క కొత్త ఇన్స్టెన్సు వస్తుంది కానీ T1 మరియు T2 రెండూ వారి డెడ్లైన్ లలో పూర్తి చేసింది మనము ఈ షెడ్యూల్ను చాలా కాలం పాటు గీసినప్పటికీ రెండూ ఉన్నాయని T1 మరియు T2 డెడ్లైన్ కు అనుగుణంగా ఉన్నాయని గమనించవచ్చు కాని అప్పుడు లియు లేలాండ్ ప్రమాణం టాస్క్ ల సెట్ ను షెడ్యూల్ చేయలేమని సూచించింది ఇక్కడ లియు లేలాండ్ ప్రమాణం వాస్తవానికి నిరాశావాద ప్రమాణం అని తేల్చవచ్చు అంటే ఒక టాస్క్ సెట్ ప్రమాణానికి అనుగుణంగా ఉంటే అది ఖచ్చితంగా షెడ్యూల్ అవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు టాస్క్ ల సెట్ లియు లేలాండ్ కట్టుబడి తీర్చకపోయినా ఇది షెడ్యూల్ చేయబడుతోంది మనము మరింత రుజువు చేస్తాము మరియు ఈ వర్గం యొక్క ఫలితాలు లియు మరియు లెహోజ్కీ చేత మరియు 1986 మరియు 1987లో పరిశీలించబడ్డాయి లియు లేలాండ్ ప్రమాణంలో విఫలమైన టాస్క్ లు ఇంకా దాని డెడ్లైన్ లను తీర్చగలవా అని తనిఖీ చేయడానికి వారు లియు లెహోజ్కీ ప్రమాణం అని పిలువబడే కొత్త ప్రమాణంతో ముందుకు వచ్చారు లియు లేలాండ్ ప్రమాణానికి అనుగుణంగా లేని టాస్క్లు ఇప్పటికీ టాస్క్ల సెట్ షెడ్యూల్ చేయగలవు ఉదాహరణకు మనకు T1 T2 మరియు T3 అనే 3 టాస్క్ లు ఉన్నాయి మొదటి టాస్క్ ప్రతి 4 యూనిట్లకు 1 యూనిట్ ఎగ్జిక్యూషన్ ను తీసుకుంటుంది రెండవ టాస్క్ కి ప్రతి 6 యూనిట్లకు 2 యూనిట్ల ఎగ్జిక్యూషన్ అవసరం మూడవ టాస్క్ కి ప్రతి 20 యూనిట్ల సమయానికి 3 యూనిట్ల ఎగ్జిక్యూషన్ అవసరం మరియు టాస్క్ ని RMA కింద షెడ్యూల్ చేయవచ్చు దీన్ని చేయడానికి మొదట మనం 3 టాస్క్ల సెట్ల వల్ల వినియోగం 1 కన్నా తక్కువగా ఉందో లేదో ప్రాథమిక ప్రమాణాన్ని తనిఖీ చేయాలి అప్పుడు మనము 3 టాస్క్ల కోసం లియు లేలాండ్ ప్రమాణాన్ని తనిఖీ చేయవచ్చు అప్పుడు మనము లియు లేలాండ్ ప్రతిపాదించిన వినియోగ బౌండ్ ని లెక్కించాలి 3213 1 ఆ పై మనము వినియోగం కలుస్తుందా లేదా ఆ బౌండ్ క్రింద ఉందా అని తనిఖీ చేయాలి మనము 3 టాస్క్ ల కారణంగా వినియోగాన్ని లెక్కించినట్లయితే అది 44604460 లేదా 1115 అని మనము కనుగొన్నాము ఇది ప్రాథమిక ప్రమాణానికి అనుగుణంగా ఉంటుంది దీని వినియోగం ∑ui1 అయితే మనం 3ని ప్రత్యామ్నాయంగా ఉంచే లియు లేలాండ్ ప్రమాణాన్ని చూద్దాం 3213 1 0 778 మరియు 1115 0 733 0 778ను సరళీకృతం చేయడం ద్వారా మరియు అందువల్ల లియు లేలాండ్ ప్రమాణం ప్రకారం ఈ టాస్క్ ల సెట్లను రేటు మోనోటోనిక్ షెడ్యూలర్లో షెడ్యూల్ చేయవచ్చని చెప్పవచ్చు ఈ కింది కారణాల వల్ల EDF మరియు RMA వాస్తవానికి వివిధ రకాల షెడ్యూలర్లు EDF లో ఎప్పుడైనా షెడ్యూలర్ సిద్ధంగా ఉన్న టాస్క్ ని పరిశీలిస్తుంది దీనికి అతి తక్కువ డెడ్ లైన్ ఉందని కనుగొని దానిని ఎగ్జిక్యూట్ చేయడానికి పంపిస్తుంది మరో వైపు RMAలో మనము వారి రాక రేటు ఆధారంగా లేదా టాస్క్ పీరియడ్ లో టాస్క్ లకు స్టాటిక్ ప్రాధాన్యతను ఇస్తాము ఏదైనా ఏకపక్ష టాస్క్ సెట్ కోసం మనము టాస్క్ ఎగ్జిక్యూషన్లను ప్లాట్ చేస్తే 2 టాస్క్లు 3 టాస్క్లు లేదా 4 టాస్క్లు కావచ్చు ఆ పై EDF మరియు RMS చేత రూపొందించబడిన షెడ్యూల్ను తనిఖీ చేస్తే మరియు అది సరిపోతుంది వాటిని సరిపోల్చినప్పుడు అవి వాస్తవానికి ఒకేలా ఉన్నాయని కనుగొనబడింది కానీ కిందివి వేర్వేరు షెడ్యూల్లను ఉత్పత్తి చేసే చోట నిర్మించగల ఉదాహరణ EDF కోసం మనకు వినియోగం 100 అవసరం ఇది RMA కొరకు సాధ్యమయ్యే షెడ్యూల్ను ఉత్పత్తి చేస్తుంది అయితే షెడ్యూల్ వినియోగ బౌండ్ కంటే తక్కువగా ఉంటే తప్ప అది సాధ్యమయ్యే షెడ్యూల్ను ఉత్పత్తి చేయలేము మనము EDFలో షెడ్యూల్ చేయదగిన కానీ RMA లో షెడ్యూల్ చేయలేని కొన్ని ఏకపక్ష టాస్క్ సెట్ను తీసుకుంటే షెడ్యూల్ భిన్నంగా ఉంటుంది మనము RMA క్రింద షెడ్యూల్ చేయలేని టాస్క్ సెట్ ని పరిశీలిస్తాము కాని EDF లో షెడ్యూల్ చేయగలుగుతాము ఆ పై వేర్వేరు షెడ్యూల్లను ఉత్పత్తి చేసే 2 షెడ్యూలర్లను కనుగొనగలము చిన్న విషయం కాని ఉదాహరణ టాస్క్ సెట్ కావచ్చు దీనిలో టాస్క్ పూర్తి కావడానికి ముందే ముగుస్తుంది ఉదాహరణకు మనకు 2 టాస్క్లు ఉన్నాయి T1 మరియు T2 వీటిలో ఒక టాస్క్ ఎగ్జిక్యూషన్ సమయం మరియు పీరియడ్ 3 మరియు 8 గా ఉంటుంది మరియు రేట్ మోనోటానిక్ అల్గోరిథం లో మరొక టాస్క్ ఎగ్జిక్యూషన్ సమయం మరియు పీరియడ్ 6 మరియు 12గా ఉంటుంది ఉత్పత్తి చేయబడే షెడ్యూల్ ప్రారంభంలో T1 నడుస్తుంది ఎందుకంటే ఇది T2 కన్నా ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఇది 3 వద్ద పూర్తవుతుంది T2 8 వరకు రన్ అవుతుంది మరియు తరువాత T1 ఎగ్జిక్యూషన్ ప్రారంభమవుతుంది ఎందుకంటే T1 తదుపరి ఇన్స్టెన్సు వస్తుంది మరో వైపు EDFలో T1 3 వరకు రన్ అవుతుంది T2 9 వరకు రన్ అవుతుంది మరియు తరువాత T1 రన్ అవుతుంది ఎందుకంటే ఈ సమయంలో T1 8 వద్ద రన్ అవుతున్నప్పుడు మరియు టాస్క్ T1 8కి వచ్చినప్పుడు కానీ ఆ సమయానికి డెడ్ లైన్ T2 ఇప్పటికే దగ్గరలో ఉంది మరియు డెడ్ లైన్ 12 అయితే T1 యొక్క డెడ్ లైన్ 16 ఎందుకంటే ఇది 8 కి చేరుకుంది మరియు అందువల్ల T2 9 వరకు రన్ అవుతుంది మరియు తరువాత మాత్రమే T1 ఎగ్జిక్యూట్ చేయగలదు టాస్క్ ల సంఖ్య పెరిగే కొద్దీ లియు మరియు లేలాండ్ యొక్క పరిస్థితి వాస్తవానికి నిరాశావాద స్థితి అని మనము ఇప్పటికే ఉదాహరణల ద్వారా చూశాము ఇది 69 వద్ద స్థిరపడుతుంది మరియు ఒక టాస్క్ సెట్ దీనికి అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా ఇది షెడ్యూల్ అవుతుంది కానీ అది లియు లేలాండ్ పరిస్థితిలో విఫలమైనప్పటికీ అది షెడ్యూల్ చేయగల అవకాశం ఉంది అందువల్ల లియు మరియు లెహోజ్కీ ఇచ్చిన పూర్తి సమయ సిద్ధాంతం అని పిలువబడే మరొక ఫలితాన్ని మనం చూస్తాము ఇక్కడ లియు లేలాండ్ స్థితిలో షెడ్యూల్ చేయకపోయినా సెట్ చేసిన టాస్క్ లు వాస్తవానికి దాని డెడ్లైన్ ను తీరుస్తాయో లేదో తనిఖీ చేయవచ్చు ఉదాహరణకు ఇక్కడ 3 టాస్క్ లు వేర్వేరు ఎగ్జిక్యూషన్ సమయాలు మరియు డెడ్లైన్ లు ఉన్నాయి మరియు లియు లేలాండ్ ఫలితాన్ని తనిఖీ చేయాలి వినియోగం అక్కడ 0 753 మరియు బౌండ్ 0 779 అని మనము కనుగొన్నాము మరియు అందువల్ల టాస్క్ లు షెడ్యూల్ చేయబడతాయి క్రింద ఒక సమస్య మరియు దాని సమాధానం ఉంది ఈ ఉపన్యాసంలో మనము మొదట ప్రాథమిక అల్గోరిథం చూశాము మరియు రేట్ మోనోటోనిక్ అల్గోరిథంను ప్రోగ్రామర్ తక్కువ పీరియడ్ లో ఉన్న టాస్క్ లకు అధిక ప్రాధాన్యతలను కేటాయించాల్సిన అవసరం ఉంది మరియు అతను అలా చేసిన తర్వాత షెడ్యూలర్ టాస్క్ లను ఎగ్జిక్యూట్ చేస్తాడు కాని తరువాత మనం అవి సంతృప్తికరంగా రన్ అవుతాయ లేదో తెలుసుకోవాలి దాని కోసం మనము కొన్ని హద్దులను చర్చిస్తున్నాము మొదటిది వినియోగం 1 వినియోగ మొత్తం 1 కన్నా తక్కువ ఉండాలి రెండవ బౌండ్ లియు లేలాండ్ బౌండ్ n21n 1 చే ఇవ్వబడుతుంది ఇచ్చిన టాస్క్ల సెట్కు u2 బౌండ్ సాధారణంగా e1 కన్నా తక్కువగా ఉంటుంది కానీ టాస్క్లు సెట్లో 1 టాస్క్ మాత్రమే ఉంటే u1 u2కు సమానం మరియు u2 70 వద్ద వినియోగాన్ని స్థిరీకరిస్తుంది టాస్క్ సెట్ కోసం వినియోగం 70 కన్నా తక్కువ ఉంటే అది ఖచ్చితంగా షెడ్యూల్ అవుతుంది కానీ మనము కొన్ని ఉదాహరణలు చర్చించాము మరియు లియు లేలాండ్ నిజానికి నిరాశావాద ఫలితం అని కనుగొన్నాము ఒక టాస్క్ సెట్ దాని డెడ్ లైన్ ను తీర్చినప్పటికీ అది లియు లేలాండ్ పరిస్థితిని ఉల్లంఘించవచ్చు మనం మరింత తనిఖీ చేయాలి ఇది షెడ్యూల్ చెక్ 3 ఇది 1989లో లియు మరియు లెహోజ్కీ ఇచ్చిన పూర్తి సమయ సిద్ధాంతం మనము ఒక టాస్క్ సెట్ లియు లేలాండ్లో విఫలమైతే కానీ ఇప్పటికీ షెడ్యూల్ చేయదగినది అని తనిఖీ చేయాలి test 3 ని చూద్దాం అంటే టాస్క్ సెట్ లియు లేలాండ్ పరిస్థితిని అందుకోకపోయినా అది వాస్తవానికి షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది మరియు మనము ఇచ్చిన లియు లెహోజ్కీ పరిస్థితిని తనిఖీ చేయాలి 1989 లో ఇచ్చినట్లుగా వారు ఇచ్చిన ప్రధాన ఫలితం ఏమిటంటే మనము నిర్దేశించిన టాస్క్ లలోని ప్రతి టాస్క్ ని పరిశీలిస్తాము మరియు మనము టాస్క్ లలో 0 దశలను అనుకుంటాము అనగా అన్ని సమయం 0 నుండి ప్రారంభమవుతాయి ఇది 0 దశ వారు వేర్వేరు దశలను కలిగి ఉన్నప్పటికీ మనము దశలను తీసి వేసి వాటిని 0 దశలుగా పరిగణిస్తాము అప్పుడు 0 దశల కింద అన్ని టాస్క్ లు వారి మొదటి డెడ్ లైన్ ను తీరుస్తాయో లేదో మనము తనిఖీ చేస్తాము మరియు వారు వారి మొదటి డెడ్ లైన్ ను చేరుకుంటే అప్పుడు టాస్క్ సెట్ షెడ్యూల్ చేయబడతాయి పేర్కొన్న విధంగా ఫలితం ఏమిటంటే ఇచ్చిన టాస్క్ ల కోసం అన్ని టాస్క్ లు సమయం 0 వద్ద సిద్ధంగా ఉంటాయి మరియు అవి వారి మొదటి డెడ్ లైన్ కు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి ప్రతి టాస్క్ దాని మొదటి డెడ్ లైన్ కు అనుగుణంగా ఉంటే అప్పుడు టాస్క్ ల సెట్ షెడ్యూల్ చేయదగినవి అని మనము సురక్షితంగా చెప్పగలం కానీ 0 దశల యొక్క ప్రాముఖ్యత పై ప్రశ్న తలెత్తుతుంది మరియు మొదటి డెడ్ లైన్ వరకు మాత్రమే తనిఖీ చేస్తుంది ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అన్ని టాస్క్ లు దశకు వచ్చినప్పుడు షెడ్యూల్ కోసం వరస్ట్ కేసు ఏర్పడుతుందని లియు లెహోజ్కీ కనుగొన్నారు మరియు అన్ని టాస్క్ లు దశకు వస్తే అన్ని ఇతర అధిక ప్రాధాన్యత టాస్క్ లు పూర్తయ్యే వరకు తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ ఆలస్యం అవుతుంది అందువల్ల దశ 0 పరిస్థితిలో కొన్ని టాస్క్ లు వాటి డెడ్లైన్ ను కోల్పోయే అవకాశం ఉంది 0 దశల కింద కూడా టాస్క్లు సెట్ సంబంధిత డెడ్ లైన్ లను తీర్చగలిగితే అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ లు కూడా వారి డెడ్ లైన్ లను తీర్చగలవు అప్పుడు టాస్క్ ల సెట్ షెడ్యూల్ చేయబడతాయి ఇప్పుడు లియు లెహోజ్కీ ఇచ్చిన ఫలితం ఏమిటంటే టాస్క్ ల కోసం 0 దశలను పరిగణనలోకి తీసుకోవడం మరియు అన్ని టాస్క్ లు వారి మొదటి డెడ్లైన్ కు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడం ద్వారా అప్పుడు వారు తమ డెడ్లైన్ లను తీర్చగలరని మనము సురక్షితంగా చెప్పగలం టాస్క్ లు సమయానికి వచ్చినప్పుడు టాస్క్ల షెడ్యూల్ను రూపొందించడం ద్వారా సరళమైన లేదా అనుభవశూన్య విధానాన్ని తనిఖీ చేయడం గురించి ప్రశ్న తలెత్తుతుంది మనము టాస్క్ ల కోసం 0 దశలను పరిశీలిస్తాము మరియు ప్రతి దానికి మొదటి డెడ్లైన్ వరకు షెడ్యూల్ను వదులుకుంటాము మరియు గమనించండి ప్రతి ఒక్క టాస్క్ షెడ్యూల్ చేయదగినది అయితే అప్పుడు టాస్క్ ల సెట్ షెడ్యూల్ చేయదగినవి అని మనము నిర్ధారిస్తాము మనము వేర్వేరు పీరియడ్ లతో పెద్ద సంఖ్యలో టాస్క్ లను కలిగి ఉంటే అప్పుడు షెడ్యూల్ గీయడం గజిబిజిగా ఉంటుంది లోపాలకు లోనవుతుంది మరియు అది ఉత్తమ విధానం కాకపోవచ్చు ఇంకా మనకు గణిత వ్యక్తీకరణ ఉంది అక్కడ మనం విలువలను ప్రత్యామ్నాయం చేస్తాము మరియు అది షెడ్యూల్ చేయదగినదా కాదా అనే ఫలితాలను పొందుతాము లియు లెహోజ్కీ కారణంగా ఈ పూర్తయిన సమయ సిద్ధాంతంలో మన ప్రాథమిక ఊహ ఏమిటంటే ఒక అధిక ప్రాధాన్యత ఉన్న టాస్క్ వచ్చినప్పుడు ఎక్కువ వరస్ట్ కేసు ఏర్పడటం మనము ఇప్పటికే చర్చించాము T1 మరియు T2 2 టాస్క్ లు మరియు T1 యొక్క పీరియడ్ 30 T2 యొక్క పీరియడ్ 120 అని మనం తనిఖీ చేయవచ్చు మరియు అవి 0 దశకు చేరుకుంటాయని అనుకుందాం T2 పూర్తి చేయడానికి 90 యూనిట్ల సమయం అవసరమని చూశాము ఎందుకంటే T1 0 సమయంలో సిద్ధంగా ఉన్నప్పుడు 30 సమయంలో 60 సమయంలో ఇది 10 యూనిట్ల సమయం వరకు నడుస్తుంది మిగిలిన సమయంలో T2 ఎగ్జిక్యూట్ చేయగలదు మరియు అది 90 కి పూర్తవుతుందని మనం చూడవచ్చు కాని ఇప్పుడు ఒక దశ ఉందని అనుకుందాం T1 20 తర్వాత మాత్రమే వస్తుంది మరియు T2 0 కి వస్తుంది మళ్ళీ ప్లాటింగ్లో T1 యొక్క దశ 20గా ఉన్నందున T1 20 కి చేరుకుంటుంది మరియు T2ను స్థానభ్రంశం చేస్తుంది T2 0 నుండి 20 వరకు నడుస్తుంది స్థానభ్రంశం చెందుతుంది మరియు T2 80 లోపు పూర్తి అవుతుందని మనము కనుగొన్నాము ఈ ఉదాహరణ అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ దశకు చేరుకున్నప్పుడు వరస్ట్ కేసు పూర్తి సమయం సంభవిస్తుంది అని సూచిస్తుంది మరియు ఇది లియు మరియు లెహోజ్కిటో సిద్ధాంతాన్ని ఇవ్వడానికి ప్రేరేపించింది అన్ని టాస్క్ లు దశకు వచ్చినప్పుడు ప్రతి టాస్క్ కి మొదటి డెడ్లైన్ ను తీరుస్తుందో లేదో మనం తనిఖీ చేయాలి గణితశాస్త్రపరంగా పరీక్షించడానికి లియు మరియు లెహోజ్కీ ప్రమాణం క్రింద ఉన్న గణిత వ్యక్తీకరణ eij1i 1pipjej pi ఈ వ్యక్తీకరణ వెనుక ఉన్న సహజమైన ఆలోచన ఏమిటంటేei అనేది టాస్క్ ని పూర్తి చేయాల్సిన సమయం కానీ అధిక ప్రాధాన్యత ఉన్న టాస్క్ లు సిద్ధంగా ఉన్నప్పుడు Ti వేచి ఉండాల్సిన సమయంలో అవి ఎగ్జిక్యూట్ చేయాలి అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ లు 1 నుండి i 1 వరకు ఉన్నాయి మరియు ముందు ei పీరియడ్ అవి ఎన్నిసార్లు సంభవిస్తాయో అని మన ఆందోళన అవి ఎన్నిసార్లు సంభవిస్తాయో pipj ద్వారా ఇవ్వబడుతుంది మరియు e1s పీరియడ్ pipj ద్వారా ఇవ్వడానికి ముందు అధిక ప్రాధాన్యత ఎన్నిసార్లు వస్తుందో తనిఖీ చేయవచ్చు ఉదాహరణకు pj 5 మరియు pi 3 pi 2 సార్లు సంభవిస్తుంది ఒకటి 0 వద్ద మరియు మరొకటి pjకి ముందు 3 వద్ద ఉంటుంది ఇది 5 వద్ద ఉంటుంది మరియు ప్రతి సారీ అవి ej సమయం తీసుకుంటారు మరియు అందువల్ల eij1i 1pipjej కొరకు ఇది pi కి సమానమైనదాని కన్నా తక్కువగా ఉందో లేదో మనం తనిఖీ చేయాలి మరియు అది మనకు టాస్క్ యొక్క షెడ్యూల్ను ఇస్తుంది ఇప్పుడు ప్రతి టాస్క్ కి వారు ఈ వ్యక్తీకరణకు అనుగుణంగా ఉందో లేదో తనిఖీ చేయబడుతుంది మనము ఇక్కడ ఆగిపోతాము మరియు తరువాతి ఉపన్యాసంలో మనము లియు మరియు లెహోజ్కీ పూర్తి సమయ సిద్ధాంతం పై కొన్ని ఉదాహరణలు మరియు ప్రాబ్లమ్స్ తీసుకుంటాము మరియు తరువాత మనము మరింత ముందుకు వెళ్తాము ధన్యవాదాలు